మన০ గోల్ ట్రీస్ తో ప్రాబ్లెమ్ డీకంపోసిషన్ చూస్తున్నాము మరియు దాన్ని పరిష్కరించే అల్గోరిథం చూడాలనుకుంటున్నాము కాబట్టి అల్గోరిథం ఏమి చేయాలి ఇది సమస్య ను సరళమైన సమస్యలుగా విచ్ఛిన్నం చేస్తుంది మరియు సమస్యలు అతి చిన్నవిగా అయ్యేవరకు మన০ దీన్ని చేస్తూనే ఉంటాము తద్వారా మీకు కొన్ని వ్యవస్థల్లో ప్రాప్యత ఉంటుంది కాబట్టి వాస్తవానికి మనం ఒక మొత్తం చెట్టును శోధించే పద్ధతి ఉపయోగిస్తాము కానీ అలా చేయాలనుకోవడం లేదు మనం హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఉపయోగిస్తాము ఇది వ్యయ పరిష్కార నోడ్ n గా అంచనా వేయబడింది మన০ శోధనకు మార్గనిర్దేశం చేయడానికి హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఉపయోగిస్తాము మనం ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తునామ్ము మనం ప్రారంభించడానికి హ్యూరిస్టిక్ విలువను లెక్కిస్తాము అది 50 గా అనుకుందాం మనం సమస్యను పరిష్కరించడం ప్రారంభించినప్పుడు అంచనా ప్రకారం మనకు 50 యూనిట్లు ఖర్చవుతాయి మరియు ఇక్కడ ప్రతి అంచుతో సంబంధం ఉన్న ఖర్చు తప్పనిసరిగా 10 అని దృష్టాంతం కోసం అనుకుందాం నేను దాని నుండి 2 అంచులను పొందుతాను వాటిలో ఒకటి హైపర్ ఎడ్జ్ మరియు మరొకటి సింపుల్ ఎడ్జ్ కాబట్టి ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ లాంటిది దీనితో సంబంధం ఉన్న ఖర్చు 15 మరియు దీనితో 20 మరియు దీనితో 40 గా ఉండనివ్వండి ఇప్పుడు ఈ ఉదాహరణలో నేను నోడ్ నుండి అనుకరించే చేస్తున్న అన్ని రకాల అంచులను కలిపాను మరియు ఇది నిజంగా ఎటువంటి సమస్యను కలిగించదు మన০ దీనిని ఉన్నత స్థాయి నుండి రెండు ఎంపికలుగా భావించవచ్చు మరియు ఈ ఎంపికలు ఇప్పటికే రెండు భాగాలుగా విభజించబడ్డాయి మీరు దీన్ని సులభంగా ఒక నోడ్ గా మార్చవచ్చు ఇది 50 మరియు తరువాత ఒక నోడ్ x మరియు ఇది 40 మరియు ఈ x కి 15 మరియు 20 ఖర్చుగల 2 నోడ్లు వచ్చాయి ఈ రెండూ ప్రవర్తనలో సమానంగా ఉంటాయి మరియు అవసరమైతే అలాంటి సమస్యను ఎల్లప్పుడూ మార్చవచ్చు వాస్తవానికి అంచుల ఖర్చును దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇలస్ట్రేషన్ ప్రయోజనాల కోసం ప్రతి అంచు యొక్క ధర 10 అని అనుకుందాము ఎక్సపండెడ్ ఏ నోడ్ అనే పదాన్ని మనం ఉత్పత్తి చేసిన నోడ్ అనే పదానికి ఉపయోగిస్తాము ఇక్కడ ఈ నోడ్ను విస్తరించినప్పుడు మనకు ఈ మూడు నోడ్లు వచ్చాయి కాబట్టి వీటిలో ఒకటి ఎంచుకోవలసిన తదుపరి నోడ్ అవుతుంది కాబట్టి మనం వాటిని A B మరియు C అని పిలుద్దాం ఇది START నోడ్ S నోడ్ A B మరియు C ల మధ్య తదుపరిది ఏది విస్తరించాలి అది A అయితే అది ఎందుకు కాబట్టి నేను ఈ ఎంపికను తీసుకుంటే అసలు సమస్యను పరిష్కరించే ఖర్చు ఈ START నోడ్ యొక్క ఖర్చుతో పాటు అంచు ఖర్చు మొత్తం 50 అవుతుంది మరియు మరొక వైపు నుండి పరిష్కరించడానికి అయ్యే ఖర్చు 15 20 20 55 స్పష్టంగా ఇది మంచిది కాబట్టి నేను తప్పనిసరిగా ఈ వైపు ఎంచుకోవాలి అప్పుడు నేను కొంత విలువను మరియు నోడ్ n ను పొందుతాను ఇప్పుడు A ని పరిష్కరించడానికి అంచనా వ్యయాన్ని సవరించుకుందాం కాబట్టి 40 కి బదులుగా ఇది ఇక్కడ 30 250 అవుతుంది మరియు ఇది 40 260 అవుతుంది ప్లస్ 20 అవుతుంది 60 కాబట్టి 20 20 10 10 60 అదేవిధంగా ఇది గంటకు 15 15 10 కాబట్టి ఇప్పుడు ఈ ఖర్చును సవరించాలి ఇది 60 అవుతుంది ఎందుకంటే ఇది 50 10 60 కాబట్టి ఈ సమయంలో నా అల్గోరిథం ఉద్రిక్తతను మరొక వైపుకు మార్చింది శోధనకు మార్గనిర్దేశం చేయడానికి హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఉపయోగించబడుతోంది హ్యూరిస్టిక్ ఫంక్షన్ నోడ్ను పరిష్కరించే ఖర్చును అంచనా వేస్తుంది ఇది ఎందుకంటే ఇది గ్రాఫ్ లేదా ట్రీ యొక్క ముగింపు కాబట్టి నోడ్ విలువ ఆధారంగా మనం నిర్ణయం తీసుకోలేము ఈ నోడ్ ఒక భాగం అయిన పూర్తి పరిష్కారం యొక్క ఖర్చును మనం చూడాలి ఇప్పుడు ఇది మీరు ఇంతకు ముందు చేస్తున్న దానికి అనుగుణంగా ఉందని మీరు చూడవచ్చు ఉదాహరణకు మీరు ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్య మరియు బ్రాంచ్ బౌండ్ అల్గోరిథం చూస్తున్నప్పుడు ముఖ్యంగా అంచనా అనేది పూర్తి పర్యటన యొక్క అంచనా మరియు కేవలం ఒకటి కాదు మనం కనుగొన్న అంచులు మరియు మొదలైనవి కాబట్టి ఇప్పుడు నేను ఈ రెండు నోడ్లలో నేను దీనిని విస్తరిస్తాను వాదన కొరకు అనుకుందాము దీనిని మరొక నోడ్ ద్వారా పరిష్కరించవచ్చు అప్పుడు ఇది 25 ఖర్చు అవుతుంది ఇది 20 మరియు ఇది 25 ఇది ఆడ్ నోడ్ కాబట్టి నేను ఈ ఖర్చును ఇప్పుడు 25 కి సవరించాలి అంటే నేను ఈ ఖర్చును 65 కి సవరించాలి ఆపై మళ్ళీ నా దృష్టి తప్పనిసరిగా ఈ వైపు మారాలి కాబట్టి ప్రాథమికంగా మనం చేయవలసింది ఏమిటంటే ఈ ప్రక్రియను సూత్రీకరించడం మరియు ఈ కొంచెం స్పష్టంగా క్రమబద్ధీకరించడం మరియు n అల్గోరిథం వలె ఉంచడం కాబట్టి ఇప్పుడు ఈ అల్గోరిథం వ్రాద్దాం ఈ అల్గోరిథం ను AO స్టార్ అని పిలుస్తారు మరియు ఇది తప్పనిసరిగా ఇలాంటి సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగొంటుంది ఈ ప్రక్రియను ఎప్పుడు ముగించాలి ఏమి జరిగిందో చూద్దాం ఇప్పుడు ఇది 65 కి పెరిగింది కాబట్టి మనం ఈ 60 కి మన దృష్టిని మార్చుకుందాం వాటిని D E F G H I అని పిలుద్దాం అయితే తదుపరి ఏ నోడ్ విస్తరించాలి కాబట్టి నేను ఒక లీఫ్ నోడ్ ఎంచుకోవాలి C ఒక లీఫ్ నోడ్ H ఒక లీఫ్ నోడ్ G F D E ఇవి నేను ఇప్పటికే విస్తరించాను కాబట్టి D E F G H మరియు C నుండి విస్తరించాల్సిన తదుపరి నోడ్ ఏది హ్యూరిస్టిక్ విలువలను చూస్తూ దీని గురించి ఆలోచించండి మరియు నేను ఈ ప్రశ్నకు ఒక క్షణంలో తిరిగి వస్తాను దీనిని వ్రాద్దాం కాబట్టి A STAR గ్రాఫ్ G తో అభివృద్ధి చెందుతుంది ఇది ప్రత్యేకంగా ఒకే నోడ్ S కి ప్రారంభించబడుతుంది అప్పుడు ఇది h ను లెక్కిస్తుంది మరియు దానిని ప్రారంభిస్తుంది ఇప్పుడు అల్గోరిథం యొక్క ఏ దశలోనైనా నాకు అలాంటి గ్రాఫ్ ఉంటుంది పరిష్కరించబడిన నోడ్ మరియు పరిష్కరించని నోడ్ రెండింటి ఆలోచన మనకు ఉన్నప్పుడే నేను ఒక విధమైన లూప్లోకి వెళ్తాను ఉదాహరణకు ఇంటిగ్రేషన్ ఉదాహరణ విషయంలో ఇంటిగ్రల్ DW అనేది పరిష్కరించబడిన నోడ్ లేదా కెమిస్ట్రీ ఉదాహరణలో అన్ని అణువుల పూర్తి నిర్మాణం మీకు తెలిస్తే అది పరిష్కరించబడిన నోడ్ మనం వాటికీ పరిష్కరించబడింది అనే లేబుల్ని ఉపయోగిస్తాము ఉన్నంతవరకు మరియు చివరికి రూట్ S అయిన అసలు సమస్యను పరిష్కరించాము అని చెప్పాలనుకుంటున్నాము ఎప్పుడు ఎప్పుడు మనం పరిష్కారాన్ని కనుగొంటాము దానికి పరిష్కరించబడిన ఈ లేబుల్ను మనం పెర్కోలేట్ చేస్తాము కాబట్టి ఇది ప్రాబ్లమ్ డికాంపొసింగ్ ప్రాసెస్ మరియు మనకు సెకండరీ ప్రాసెస్ ఉండబోతోంది దీనిలో కొన్ని లేబుల్స్ పైకి ప్రయాణిస్తాయి మరియు లేబుళ్ళలో ఒకటి "పరిష్కరించబడిన" లేబుల్ అవుతుంది పరిష్కరించబడిన లేబుల్ రూట్ నోడ్కు చేరుకున్న తర్వాత రూట్ నోడ్ పరిష్కరించబడుతుంది కాబట్టి S పరిష్కరించబడని వరకు దానికి పరిష్కరించబడిన లేబుల్ ఉండదు ఉదాహరణకు ఈ అల్గోరిథంను వివరించే "రిచ్ అండ్ నైట్" అనే పుస్తకం నేను ఇక్కడ వివరిస్తున్నాను మనం వ్యర్థం అని పిలువబడే విలువను ఉపయోగిస్తాము మనకు ఈ వ్యర్థ విలువ కంటే ఖరీదైన పరిష్కారం అక్కరలేదు కాబట్టి వ్యర్థం అని పిలువబడే ఈ సంఖ్య కంటే తక్కువ విలువ కలిగిన పరిష్కారం కోసం మనం వెతుకుతున్నాము అది మనం ఉపయోగిస్తున్న అదనపు విషయం కింది వాటిని చేయండి విస్తరించడానికి మనం నోడ్ను ఎంచుకోవాలి వాస్తవానికి ప్రారంభ దశలో గ్రాఫ్ ఒక నోడ్ మాత్రమే కానీ ఈ దశలో గ్రాఫ్ ఉద్భవించింది కాబట్టి ఈ ప్రశ్నకు తిరిగి రండి నేను ప్రారంభించినప్పుడు ఈ రూట్ నోడ్ S ని విస్తరించడం ద్వారా నాకు ఈ మూడు నోడ్లు వచ్చాయి ఆపై ఈ రెండింటి కలయిక కంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నేను దీని తదుపరి గా విస్తరించాను మరియు నాకు ఈ ఎంపిక మరియు ఈ ఎంపిక వచ్చింది కాబట్టి వాటిని ఆప్షన్ DE మరియు ఆప్షన్ FG అని పిలుద్దాం ఆప్షన్ DE ధర 50 మరియు ఆప్షన్ FG ధర 60 మరియు ఈ ఎంపిక కోసం మరో 10 ని జోడించండి కాబట్టి ఇది 50 10 60 అవుతుంది ఇది 55 కన్నా ఘోరంగా ఉంది కాబట్టి నేను ఈ ఎంపికకు వచ్చాను ఇప్పుడు ఇక్కడ నేను B మరియు C ల మధ్య ఎంచుకోవాలి ఒకటి 50 ఈ B విస్తరించింది నాకు ఈ 20 మరియు 25 లభించాయి నేను ఈ విలువలను బ్యాకప్ చేసినప్పుడు నాకు ఇక్కడ 25 లభించింది మరియు అది 65 అయింది కాబట్టి ఇప్పుడు నా దృష్టిని మళ్లీ ఈ వైపు మార్చాలి ఎందుకంటే క్రిందికి వెళ్తున్నప్పుడు ఆ పాస్ 65 ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది మరియు దీనితో పాటు నాకు 60 ఖర్చు అవుతుంది కాబట్టి తప్పక ఇక్కడకు రావాలి ఈ సమయంలో ఈ ఎంపికను తప్పక ఎంచుకోవాలి ఎందుకంటే అంచనా వ్యయం 50 మరియు దీనికి 60 కాబట్టి ఈ రెండు నోడ్లలో ఒకదానిని తప్పనిసరిగా తదుపరి విస్తరణకు ఎంచుకోవాలి నేను అది ఎలా చెయ్యగలను గ్రాఫ్లో ప్రతి ఎంపిక సమయంలో ఒక మార్కర్ నిర్వహించబడింది ఇది ఆ సమయంలో లేదా గ్రాఫ్ యొక్క ఆ దశలో ఉత్తమ ఎంపికను సూచిస్తుంది కాబట్టి ఈ గ్రాఫ్ యొక్క ఈ దశ కోసం ఇక్కడ ఒక మార్కర్ ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో ఇది మంచి ఎంపిక మరియు దీని కోసం ఇక్కడ మార్కర్ ఉంటుంది కాబట్టి ఈ అల్గోరిథం రెండు దశల ప్రక్రియ కానుంది మొదటి దశలో విస్తరించాల్సిన నోడ్లను గుర్తించడం మరియు ప్రతిసారీ రూట్ నోడ్ నుండి ప్రారంభించడం ద్వారా ఇది జరుగుతుంది ప్రతి సైకిల్ అంటే ఈ లూప్లో మనం రూట్ నుండి ప్రారంభిస్తాము గుర్తులను అనుసరిస్తాము మరియు మార్కర్ మమ్మల్ని నోడ్ల సమితికి తీసుకువెళుతుంది మనం నోడ్ల సెట్ ను ఎంచుకోవాలి కాబట్టి ఫార్వర్డ్ పైన ఈ విధంగా ఉంటుంది అప్పుడు నోడ్ల సమితి కోసం గుర్తులను అనుసరించండి మనం ఆ సెట్ ను N అని పిలుద్దాం ఆపై N కు చెందిన కొన్ని n ను ఎంచుకుందాం కాబట్టి మనం ఒక నోడ్ను ఎంచుకున్నాము ఈ ఉదాహరణలో నేను D లేదా E ని ఎంచుకోవాలి మరి కొన్ని ఉదాహరణల కోసం D కి 20 మరియు E కి 90 ఖర్చు ఉందని అనుకుందాం అప్పుడు అవి భిన్నంగా కనిపిస్తాయి నేను D ని ఎంచుకుంటే లేదా నేను E ని ఎంచుకుంటే అది ముఖ్యమా మీరు ఒక పరిష్కారాన్ని చేరుకోవాలనే కోణం మరియు కొంత ఖర్చుతో ఆదా చేసే కోణం నుండి ఆలోచించాలి OR గ్రాఫ్లో మీరు A స్టార్ లాంటి వాటి కోసం శోధిస్తుంటే మరియు మీరు రెండు నోడ్ల మధ్య ఎంపిక చేసుకోవలసి వస్తే మరియు వాటిలో మీరు ఎంపిక చేసిన ఒక నోడ్కు పరిష్కారం కలిగి ఉండటానికి కట్టుబడి ఉంటారు నా ఉదేశ్యం ఏమిటంటే ఒకవేళ అది చౌకైనది గా ఉంటే AND OR గ్రాఫ్లో మీరు ఇలాంటి AND ఎంపికలో ఉంటే మరియు ఆ పై ఈ ఎంపికతో పాటు పరిష్కారం ఉంటే మీరు D మరియు E రెండింటినీ పరిష్కరించాలి కాబట్టి మీరు రెండింటినీ తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి ఆ దృక్కోణంలో మీరు D ని ఎన్నుకుంటారా లేదా అనే దానితో సంబంధం లేదు ఎందుకంటే మీరు E ని ఎంచుకుంటారు ఎందుకంటే మీరు పరిష్కరించుకోవలసి వస్తే లేదా పరిష్కారం ఉంటే మీరు రెండింటినీ పరిష్కరించుకోవాలి అది ఒక దృష్టికోణం కానీ ఊహించుకోండి ఇవి 20 మరియు 90 విలువలు వాటిలో ఒకదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడానికి ఇంకేమైనా కారణం ఉందా ఇప్పుడు మీరు C F రకమైన ఫార్ములాను పరిష్కరిస్తున్నట్లుగా ఆలోచించవచ్చు మరియు అప్పుడు ఇది ఉప ఫార్ములా కాదా అని అన్వేషించవచ్చు F1 మరియు F2 ఉన్న ఈ ఫార్ములా కోసం మీరు పరిష్కరించుకోవలసి వస్తే మీరు F1 మరియు F2 రెండింటినీ పరిష్కరించాలి ఇది తప్పనిసరిగా C F కాదు ఈ సూత్రం వాస్తవానికి F1 మరియు F2 ల సమ్మేళన సూత్రాలు ఆ సూత్రాల పరిమాణాన్ని చూడటం ద్వారా కష్టతరమైన లేదా చౌకైనది గా కనిపించేదాన్ని ఎన్నుకోవడంలో అర్ధమేనా కాబట్టి ఇక్కడ కూడా ఇదే సమస్య ఇక్కడ D చౌకగా కనిపిస్తుంది మరియు E ఖరీదైనదిగా కనిపిస్తుంది ఏమైనప్పటికి నేను రెండింటినీ పరిష్కరించుకోవాలి అని చెప్పిన తర్వాత కూడా అంచనా వ్యయం నా ఎంపికను ప్రభావితం చేస్తుందా ఇది ఎలా సహాయపడుతుంది మీరు D ని పరిష్కరిస్తే మీరు E ఎందుకు పరిష్కరించాలి ఈ E ఇక్కడ AND నోడ్ కారణంగానా అప్పుడు మీరు E ని పరిష్కరించాల్సిన అవసరం లేదు అయితే ఆ సందర్భంలో ఏది పరిష్కారం ఇచ్చే అవకాశం లేదు E ఖరీదైనది వాస్తవాన్ని గుర్తుంచుకోండి మనం వెతుకుతున్న పరిష్కారం ధర కాస్త కట్టుబడి ఉన్నది కాబట్టి ఏ విధంగానైనా మీరు రెండు పనులు చేయాల్సి వస్తే మీ విజయం రెండు పనులను చేయడం పై ఆధారపడి ఉంటుంది వాటిలో ఒకటి కష్టతరమైనది అయితే మీరు మొదట ఆ కష్టతరమైన పని ని చేయగలరా అని మీరు చూడాలి ఎందుకంటే తరువాత తేలికైన పనిని పరిష్కరించడంలో మీకు సహాయపడవచ్చని ఆలోచన ఏమిటంటే మీరు D కోసం పరిష్కరిస్తే మరియు తరువాత మీరు E కోసం పరిష్కరిస్తే పరిష్కార వ్యయం అప్పుడు పెరుగుతుంది ఏమైనప్పటికీ మనం మరొక వైపు దృష్టి పెట్టాలి ముఖ్యంగా కాబట్టి ఆ అదనపు పని వ్యర్థం కావచ్చు అయితే మీరు మొదట ఖరీదైనదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అది చాలా ఖరీదైనదా కాదా అని మీరు ముందుగా తెలుసుకుంటారు కాబట్టి ఇది ఏకైక ఆలోచన కానీ మీరు రెండింటికీ పరిష్కరించుకోవలసి వస్తే మీరు రెండింటికీ పరిష్కరించాలి మేము N నుండి కొన్ని n నోడ్లను ఎంచుకుంటాము మరియు n యొక్క పిల్లలను C" ఉత్పత్తి చేస్తాము మనకు మూవ్ జెన్ ఫంక్షన్ లాంటిది ఉంది ఇది పాత మూవ్ జెన్ ఫంక్షన్ లాగా లేదు కానీ సమస్యలను వేర్వేరు ఉప సమస్యలుగా నిర్వచించి మీకు SET ఇస్తుంది ఈ నోడ్ n కి పిల్లలు లేకుంటే నేను దీన్ని ఏదో ఒక విధంగా విడదీయగలనని నా సిస్టమ్ నాకు చెప్పడం లేదు నేను ఏమి చేయాలి ఈ నోడ్ n ను ఎంచుకుందాం ఇలస్ట్రేషన్ ప్రయోజనాల కోసం నేను ఎంచుకున్న నోడ్ n అని చెప్పండి ఇప్పుడు n యొక్క చైల్డ్ నోడ్స్ ను ఉత్పత్తి చేయండి అంటే విస్తరించడానికి మరిన్ని పరిష్కారాలు ఉన్నాయి పిల్లలు లేకపోతే దాన్ని విస్తరించ లేకపోతే ఇది ఒక విధమైన డెడ్ ఎండ్ అయితే నా శోధన ఏమి చేయాలి మీరు కొంచెం మాట్లాడాలి ఇక్కడ బ్యాక్ట్రాకింగ్ అంటే ఏమిటి నేను వెళ్లి E ని చూడాలా అప్పుడు ఇది ఒక భాగమైన ఈ మొత్తం పరిష్కారాన్ని నేను ఎలాగైనా వదిలివేయాలి ఎందుకంటే నేను D ని పరిష్కరించలేకపోతే D మరియు E లను వాటి భాగాలు గా కలిగి ఉన్న పరిష్కారాన్ని నేను కంపోజ్ చేయలేను కాబట్టి నేను మొత్తం విషయాన్ని వదిలివేయాలి కాబట్టి నేను ఎలా చేయగలను N ను పరిష్కరించే ఖర్చు వ్యర్థమని నేను చెప్తున్నాను ఎందుకంటే నా అల్గోరిథం వ్యర్థం కంటే తక్కువగా ఉన్న దాని కోసం వెతుకుతోంది అంటే ఇది ఇకపై పరిగణింపబడదు కాబట్టి C పిల్లలను సృష్టించండి ఏదీ లేకపోతే మీరు లూప్స్ ను తీసివేస్తారు ఉచ్చులు తొలగించడం ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటి నేను AND OR గ్రాఫ్ దృక్పథంలో మాట్లాడుతున్నాను OR గ్రాఫ్లో మనకు లూప్ యొక్క పరిష్కారం ఉంది మీరు అదే మార్గంలో వెళ్ళవచ్చు ఇక్కడ లూపింగ్ అంటే ఏమిటి AND OR సమస్య సమస్యను సరళమైన సమస్యలుగా డొకంపోజ్ చేయడం అని గుర్తుంచుకోండి ఉదాహరణకు మేము చూసిన సింబాలిక్ ఇంటిగ్రేషన్ లో మనకు లూపింగ్ ఉందా మనకు ఎలా ఉంటుంది లూప్ చేయడం ద్వారా మీ ఉద్దేశ్యం ఏమిటి మనకు ప్రాబ్లెమ్ డెకంపొజిషన్ లో లోపింగ్ ఉంటుందా విద్యార్థి ఇది జరగవచ్చు ఏలాగైతె మనం ఇంటిగ్రేషన్ లో ఆ ఫార్ములాను వర్తింపజేసినప్పుడు అదే సమగ్ర భాగాన్ని మళ్ళీ పొందుతాము కాబట్టి మీరు ఒక పరివర్తన చేసే అవకాశం ఉంది sincos tan మరియు మీరు మరొక పరివర్తన చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది సాధ్యమే కాకపోతే మిమ్మల్ని తిరిగి అదే విషయాని కి తీసుకువెళుతుంది లూపింగ్ సాధ్యమే ఎందుకంటే పరివర్తనాలు ఒక మార్గం మాత్రమే కాదు అవి చాలా సందర్భాల్లో రెండు మార్గాలు కావచ్చు కాబట్టి మనం ఆ అదనపు పరివర్తనను నివారించాలని కుంటున్నాము అందువల్ల మేము తప్పనిసరిగా లూప్స్ ద్వారా కదులుతాము లేకపోతే ఈ c కు చెందిన ప్రతి వస్తువు C కోసం h ను లెక్కించాల్సి వస్తుంది ఈ పరిస్థితిలో ఉన్నది అల్గోరిథం యొక్క ఫార్వర్డ్ ఫేజ్ దీని ద్వారా నేను నోడ్ల సమితి కి రావడానికి గుర్తులను అనుసరిస్తాను కాబట్టి ఈ ఉదాహరణలో n ఈ రెండు నోడ్లు D మరియు E అప్పుడు ఈ సెట్ నుండి కొన్ని n నోడ్ల ను ఎంచుకోండి నేను అక్కడ నుండి D ని ఎంచుకున్నాను అప్పుడు ఈ c యొక్క చైల్డ్ నోడ్స్ ను ఉత్పత్తి చేయండి ఇది నా సెట్ C మరియు ఇవి విలువలు కాబట్టినోడ్ D ని పరిష్కరించడానికి రెండు ఎంపికలు ఉన్నాయి వాదన కొరకు వీటిలో ప్రతి ది 5 మరియు 5 గా ఉండనివ్వండి కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ సెట్ సి కు చెందిన ప్రతి చైల్డ్ నోడ్ h విలువలను లెక్కించండి కాబట్టి ఇది ఫార్వర్డ్ దశను పూర్తి చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు వెనుకబడిన దశలో నేను కొత్త ఖర్చును ప్రచారం చేయాలి మరియు పాయింటర్లను మార్కర్లను నేను సరిదిద్దాలి కాబట్టి అది రెండవ దశ ఫార్వర్డ్ దశ రూట్ నుండి లీవ్స్ వరకు వెళుతుంది వెనుకబడిన దశ లీవ్స్ యొక్క ఈ ఉపసమితి c నుండి రూట్కి వెళుతుంది కాబట్టి నేను ఏమి చేయాలనుకుంటున్నాను అంటే ఈ హ్యూరిస్టిక్ విలువలు 10 10 మరియు 5 5 లను కనుగొనడం ఇప్పుడు నేను మొదట n యొక్క హ్యూరిస్టిక్ విలువను మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఇది 10 మరియు 10 మరియు మరో 20 మొత్తం ఇది 40 అవుతుంది 10 10 20 40 మరియు ఇది 5 మరియు 5 మరియు 20 5 5 20 30 ఇది 30 అవుతుంది నేను ఇప్పుడు ఈ నోడ్ D యొక్క సవరించిన విలువ 30 అని చెబుతున్నాను మరియు ఇది ఉత్తమమైన భాగం మీరు ఈ నోడ్ను పరిష్కరిస్తుంటే ఇది అనుసరించాల్సిన ఉత్తమ భాగం కాబట్టి నేను ఈ మార్కర్ను ఇక్కడ ఉంచాలి మరియు నేను దీన్ని 30 కి సవరించాలి కాబట్టి ఇది కొత్త విలువ ఇవి నేను సరిదిద్దుకోవలసిన రెండు విషయాలు ఇది నేను విస్తరించిన నోడ్ n ఇది నాకు ఈ చైల్డ్ నోడ్స్ ను ఇచ్చింది నేను హ్యూరిస్టిక్ విలువలను మూల్యాంకనం చేసాను ఇప్పుడు నేను ఈ విలువను ప్రచారం చేయాలి ఎప్పటి దాకా ఏ దశ వరకు ఈ ప్రచారం జరుగుతుంది ఈ నోడ్ మారినంత వరకు దీన్ని చెయ్యాలా ఈ నోడ్ మారితే దాని విలువ దాని పేరెంట్ నోడ్స్ కూడా ప్రచారం చేయాలి కాబట్టి మరొక పరిస్థితిని లేదా ఈ పరిస్థితినే తీసుకుందాం ఇది నా దగ్గర ఉన్న నోడ్ అని చెప్పండి ఇది 10 5 అని చెప్పండి లేదా ఇది 30 5 5 మరియు ఇది 5 మరియు ఇది 10 అని చెప్పండి ఇది నా నోడ్ n అని చెప్పండి నేను ఈ ఆలోచనను వివరించాలనుకుంటున్నాను ఇది నా నోడ్ n మరియు ఇవి దీని రెండు చైల్డ్ నోడ్స్ అయితే నేను ఈ పిల్లలను అంచనా వేస్తాను మరియు మీ ప్రకారం ఈ n ను పరిష్కరించడానికి ఉత్తమ మార్గం ఏమిటి నేను పాయింటర్తో గుర్తించి ఖర్చును 5 10 15 గా లెక్కిస్తాను మరియు ఇది 10 10 20 కాబట్టి ఇది ఉత్తమమైనది కాదు ఈ ముందుదే ఉత్తమమైనది ఎందుకంటే ఇది 15 5 20 40 అవుతుంది ఇది మొదట 40 ఎందుకంటే ఈ 30 10 40 ఇది 80 అని అనుకుందాం లేకపోతే ప్రారంభించడానికి నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది 80 అయితే ఇది 90 గ ఉంది ఇప్పుడు దీనిని సవరించిన తరువాత దాని పేరెంట్ కూడా సవరించబడాలి ఎందుకంటే దాని పేరెంట్ నోడ్స్ ప్రభావితమవుతున్నారు ఇది 20 నుండి 40 వరకు వచ్చింది ఎందుకంటే దీనిని సవరించేటప్పుడు పేరెంట్స్ ఇద్దరూ కూడా సవరించబడాలి ఇది తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే దీని ఖర్చు మారిందని నాకు తెలుసు ఈ ఖర్చును కూడా దీనికి ప్రచారం చేయాలి నేను ఈ మార్గం నుండి వచ్చానా లేదా ఈ మార్గం నుండి వచ్చానా దాన్ని పట్టించుకోవక్కర్లేదు పేరెంట్స్ ఇద్దరూ తప్పనిసరిగా సవరించబడాలి కాబట్టి పేరెంట్స్కీ దెగరుకు వెళ్ళడానికి ప్రచారం ప్రక్రియ ప్రాథమికంగా ఉంటుంది M మార్చబడిన నోడ్ల సెట్ గా అనుకుందాం ఇది కామెంట్ మాత్రమే కాబట్టి M ను ప్రారంభించడానికి నేను ఈ విస్తరించిన నోడ్ n ని సెట్ M లో ఉంచాను ముఖ్యంగా M విలువ మార్చబడిన నోడ్ల సమితి అవుతుంది కాబట్టి దీనికి ముందు నేను తదుపరి దశ చేయగలిగాను కానీ అది పట్టింపు లేదు నేను ఇక్కడ రాస్తాను ఈ n యొక్క ఉత్తమ ధరను లెక్కించండి ఒక నోడ్ p లేదా అలాంటి నోడ్ ఎంచుకోండి లేదా స్థిరమైన మార్గం కోసం నన్ను n ఉపయోగించనివ్వండి ఏది మంచిదో నాకు తెలియదు మనం n ను ఉపయోగిద్దాం ఎందుకంటే నేను మొదట్లో ఈ M లోకి n మాత్రమే ఉంచుతాను కాబట్టి నేను అదే పేరును ఉపయోగిస్తాను అయితే M పెరుగుతున్న కొద్దీ దీనికి ఎక్కువ అంశాలు ఉండవచ్చు ఇది ఎలా పెరుగుతుంది ఇది పెరుగుతుంది ఎందుకంటే పేరెంట్ నోడ్స్ ఈ సెట్ M కు తప్పనిసరిగా జోడించబడతారు కానీ ప్రారంభంలో M కేవలం n నోడ్లను మాత్రమే కలిగి ఉంటుంది మరియు m నుండి కొన్ని నోడ్ n ను ఎంచుకోండి n కోసం ఉత్తమ ఖర్చును లెక్కించండి కానీ n కోసం ఉత్తమ ఖర్చు ను ఎలా లెక్కించవచ్చు ఉదాహరణకు ఇది n అయితే ఈ వైపు నుండి దీని ఖర్చు 40 అని మరియు ఈ వైపు నుండి ఖర్చు 30 అని చూడవచ్చు కాబట్టి n కి ఉత్తమ ఖర్చు 30 మీరు ఖర్చు మెరుగుపడుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా సవరించాలి కాబట్టి n కోసం ఉత్తమ ధరను లెక్కించండి ఇంకొక విషయం ఇక్కడ చేయాలి కానీ దానికి ముందు ప్రతి చైల్డ్ నోడ్ c కోసం h ను లెక్కించండి మరియు మరొక దశ ఉండాలి అందులో ఇది c ఆదిమమైతే దాన్ని పరిష్కరించినట్లుగా లేబుల్ చేయండి ఇప్పుడే ఉత్పత్తి చేయబడిన చైల్డ్ నోడ్ ఆదిమ లేదా అల్పమైన లేదా పరిష్కరించబడిన టెర్మినల్ నోడ్ అయితే ఈ నోడ్ కోసం పరిష్కరించబడిన లేబుల్ను ఉంచండి ఉదాహరణకు ఇది పరిష్కరించబడితే నేను పరిష్కరించాను అని చెప్పి లేబుల్ ఉంచగలను ఇది పరిష్కరించబడిందని నాకు తెలిస్తే మిగిలిన ఇతర నోడ్లు ఇంకా విస్తరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి చైల్డ్ నోడ్కు మీరు h విలువను లెక్కిస్తారు మరియు ఇది పరిష్కరించబడిన నోడ్ లేదా ఆదిమ నోడ్ అయితే అది పరిష్కరించబడినదిగా లేబుల్ చేయబడాలి అప్పుడు n అనేది మనం విస్తరించిన మరియు ఈ సెట్ M కు జోడించిన నోడ్ అవుతుంది మనం M నుండి ఒక నోడ్ని ఎంచుకుంటున్నాము ఈ సందర్భంలో ప్రారంభించడానికి n మాత్రమే ఉంటుంది మారిన n కోసం ఉత్తమ ధరను లెక్కించండి దిగువ పరిష్కారం పరిష్కారంగా లేబుల్ చేయబడితే అప్పుడు పరిష్కరించబడినట్లుగా n లేబుల్ చేయండి ఈ ఉదాహరణను మళ్ళీ తీసుకుంటే మరొక వైపు ఇది n అని అనుకుందాం మరియు ఇది మంచి నోడ్ ఇది పరిష్కరించబడితే నేను పరిష్కరించిన నోడ్ను సూచించడానికి డబుల్ సర్కిల్ని ఉపయోగిస్తాను ఇది పరిష్కరించబడితే నేను ఏమి చేయాలి నేను n ను 5 నుండి 15 వరకు అప్డేట్ చేయాలి మరియు అది కొత్త ఖర్చు అవుతుంది n పరిష్కరించడానికి ఇది ఉత్తమ ఖర్చు ప్రారంభంలో దీనికి 5 ఖర్చు అవుతుందని నేను అనుకున్నాను కాని విస్తరించిన తరువాత 15 ఎంపిక లేదా 20 ఎంపిక ఉందని తెలిసింది ఉత్తమ ఖర్చు 15 కానీ ఇది పరిష్కరించబడింది అని లేబుల్ చేయబడింది కాబట్టి నేను దీనిని కూడా పరిష్కరించినట్లు లేబుల్ చేయాలి అది ఇక్కడ దశ దిగువ ఉన్న ఉత్తమ పరిష్కారం పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయబడితే ఆ నోడ్ను పరిష్కరించినట్లుగా లేబుల్ చేయండి నేను ఈ నోడ్ పరిష్కరించినట్లు లేబుల్ చేయవలసి వస్తే ఈ వైపు ఉన్న మంచి పరిష్కారం ఈ రెండూ తప్పక పరిష్కరించబడినవిగా లేబుల్ చేయబడతాయి అలా అయితే నేను ఇక్కడ పరిష్కరించిన లేబుల్ను ఇక్కడకు నెట్టగలను ఈ పద్ధతిలో పరిష్కరించబడిన లేబుల్ పెరిగేలా చేస్తుంది మరియు పరిష్కరించబడినది రూట్ నోడ్కు చేరుకోనంతవరకు నేను దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను వెనుకబడిన దశకు ఇది యంత్రాంగం కాబట్టి n క్రింద ఉన్న ఉత్తమ పరిష్కారం పరిష్కరించబడుతుంది అప్పుడు మీరు దానిని పరిష్కారంగా లేబుల్ చేసారు కాబట్టి మన০ రెండు పనులు చేసాము ఉత్తమ గణన మరియు దీనిని పరిష్కరించబడింది అని లేబిల్ చేయడం వీటిలో ఏదైనా జరిగితే నోడ్ n మారిందని మన০ చెబుతాము అంటే అసలైన విలువ 15 ఈ సందర్భంలో ఇది 30 కి మార్చబడింది ఇందులో ఉదాహరణకు ఇది 5 నుండి 15 కి మార్చబడింది మరియు ముఖ్యంగా దీనికి కూడా పరిష్కారంగా లేబుల్ చేసారు కాబట్టి హ్యూరిస్టిక్ విలువ యొక్క మార్పు లేదా పరిష్కరించబడిన లేబుల్ యొక్క అనువర్తనం అంటే నోడ్ మారింది అని అర్థం నోడ్ మార్చినట్లయితే నేను దీనిని ఒక రకమైన సాంకేతిక పదంగా ఉపయోగిస్తున్నాను మీరు దీన్ని పరీక్షించ వలసి ఉంటుంది n మార్చినట్లయితే n యొక్క పేరెంట్ నోడ్స్ అందరినీ M కు జోడించండి కాబట్టి నేను ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఇది మారితే ఇది మారుతుంది ఇది మార్చబడితే మీరు వచ్చిన దిశ నుంచి ఖర్చు మార్పును ప్రచారం చేయడమే కాదు భవిష్యత్ తేదీలో ఆ పేరెంట్ నోడ్స్ కూడా మారవచ్చు కాబట్టి ఇది సహాయపడే ఇతర పేరెంట్ నోడ్స్ కూడా వర్తింప బడవచు కాబట్టి నేను దీన్ని లూప్లో ఉంచాలి అయితే m ఖాళీకి సమానం కాదు నాకు ఈ పూర్తి లూప్ ఉంది M నుండి ఒక నోడ్ ని ఎంచుకోండి దాని సవరించిన విలువ ను లెక్కించండి ఇది అన్ని ఉప పరిష్కారాల నుండి ఉత్తమ విలువ కానుంది దాని క్రింద ఉన్న ఉత్తమ పరిష్కారం పరిష్కరించబడిందని లేబుల్ చేయబడితే ఆ నోడ్ను పరిష్కరించినట్లుగా లేబుల్ చేయండి నోడ్ మార్చబడితే దాని పేరెంట్ను m కు జోడించండి ఏమి జరుగుతుంది ప్రారంభంలో ఈ నోడ్ n మాత్రమే M కు జోడించబడుతోంది ఎందుకంటే ఇది మార్చబడింది అప్పుడు నేను ఈ పేరెంట్ను జోడిస్తాను మరియు ఇది మారిపోయింది కాబట్టి నేను ఈ పేరెంట్ను జోడిస్తాను ఈ విధంగా సవరించిన విలువ పెరుగుతుంది ఈ ఉదాహరణలో ఇది మారితే నేను పరిష్కరించినట్లుగా లేబుల్ని పొందుతాను కాబట్టి నేను దీన్ని m కి జోడిస్తాను కానీ దీనిని పరిష్కరించి నట్లు లేబుల్ చేయలేను ఎందుకంటే మీకు తెలిసిన ఆ శాఖ ఇప్పటికీ పరిష్కరించబడలేదు కాబట్టి నేను దానిని పరిష్కరించినట్లు లేబుల్ చేయను కానీ నేను దాని విలువ ను మారుస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇది మొదట 20 మరియు ఇది 15 5 20 40 గా మారింది కాబట్టి 20 నుంచి ఇది 40 కి చేరుకుంది ఇది మార్చబడింది కాబట్టి పరిష్కరించడానికి నేను దాని తల్లిదండ్రులను ఇద్దరినీ తప్పక చేర్చాలి అవి మారుతాయి మరియు రూట్ m కు జోడించబడుతోంది నేను m ని మార్చిన తర్వాత నేను m కి ఏమీ జోడించను మరియు చివరికి ఈ m లన్నీ సవరించబడతాయి ఈ ఉచ్చులన్నీ ముగుస్తాయి అంటే వెనుకబడిన దశ ముగుస్తుంది కాబట్టి అల్గోరిథం రెండు దశల్లో పనిచేస్తుంది ఫార్వర్డ్ దశలో గుర్తులను అనుసరించి ముందుకు సాగాలి నేను ఇక్కడ ఒక అడుగు కోల్పోయాను ఎక్కడో ఇక్కడ నేను ఈ విషయాన్ని ఉత్తమ ఉప పరిష్కారంగా గుర్తించాలి లేదా హైపర్ ఎడ్జ్ అని పిలవాలి ఎందుకంటే వీటిలో ప్రతి ఒక్కటి రెండు హైపర్ అంచులు ఉత్తమమైన వాటిని గుర్తించండి కాబట్టి మీరు ఈ m లోని నోడ్ను చూస్తున్నప్పుడల్లా మీరు దాని విలువ ను తిరిగి లెక్కించాలి అది దాని పిల్లల నుండి పొందుతుంది ఉత్తమ మార్గాన్ని గుర్తించాలి ఎందుకంటే తదుపరిసారి ముందుకు వెళ్లేటప్పుడు ఏ దిశలో వెళ్ళాలో అది తెలుసుకోవాలి మరియు వీలైతే ఈ పరిష్కరించబడిన లేబుల్ను కూడా తిరిగి చూడాలి ఒకవేళ ఇది అన్ని ఉప పరిష్కారం లేదా ఈ మొత్తం హైపర్ ఎడ్జ్ నోడ్స్ కలిగి ఉంటే ఇది పరిష్కరించబడింది అని లేబుల్ అవుతుంది ముఖ్యంగా పునరావృతం చేయడానికి ఇది పరిష్కరించబడినది అని లేబుల్ చేయబడితే ఇది పరిష్కరించబడిన లేబుల్ అవుతుంది ఇది పరిష్కరించబడిన లేబుల్ చేయబడితే మరియు ఇది పరిష్కరించబడిన లేబుల్ చేయబడితే అప్పుడు ఇది పరిష్కరించబడుతుంది అని లేబుల్ అవుతుంది ఇది పరిష్కరించబడిన లేబుల్ అయిన క్షణం మరియు ఇది ఉత్తమమైనదైతే అర్రౌ ఇంకా దీన్ని సూచిస్తుంటే అది పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయబడుతుంది మరియు మీరు ఆగిపోతారు ఈ ఉదాహరణలో ఇది పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయబడింది ఇది పరిష్కరించబడినదిగా లేబుల్ చేయబడుతుంది కానీ ఇది పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయబడదు అది పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయబడకపోతే మరియు ఇది మంచి ఎంపిక కాబట్టి నేను ఇక్కడ ఒక మార్కర్ను కలిగి ఉండాలి మరియు ఇక్కడ కూడా మార్కర్ ఉండాలి ఒకసారి ఇది పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయవలసి వస్తే మరియు మార్కర్ ఇప్పటికీ ఇక్కడ ఉంటే అప్పుడు నేను దీనిని పరిష్కరించినట్లుగా లేబుల్ చేయగలను కాబట్టి ఫార్వర్డ్ దశలో ఒకరు గుర్తులను అనుసరించాలి మరియు కొన్ని పరిష్కరించని నోడ్ల సమితితో ముగుస్తుంది దీనిని మనం ఈ n అని పిలుస్తాము మీరు n నుండి కొంత నోడ్ను ఎంచుకుంటారు చర్చించినట్లుగా అత్యంత ఖరీదైనది కావచ్చు కాబట్టి అది నిజంగా అంత ముఖ్యమైనది కాదు మనం n నుండి ఒక నోడ్ని ఎంచుకొని దాని పిల్లలను ఉత్పత్తి చేస్తాము ఏదీ లేకపోతే మనం దానిని వ్యర్థం అని పిలుస్తాము మనం దాని వ్యయ వ్యర్థాన్ని కేటాయిస్తాము అప్పుడు మనం ఉచ్చులు తీసివేస్తాము మరియు ప్రతి చైల్డ్ కు మనం h విలువలు ను లెక్కిస్తాము అవి ఇక్కడ ఈ నోడ్ల సమితి లేదా ఇది n ను బట్టి ఇక్కడ ఈ నోడ్ల సమితి కావచ్చు మరియు ముందుకు దశ ముగుస్తుంది అప్పుడు మీరు ఈ నోడ్ n ను జత చేస్తారు మీరు ఈ సెట్ m కి విస్తరించి ఆపై ఈ సెట్ n కి m ను ప్రారంభించండి అప్పుడు ఒక్కొక్కటిగా వాటిని ఎంచుకోండి కాబట్టి ఇది సరైన మొత్తం కాదు అత్యల్ప మైన దాన్ని ఎంచుకోవాలి కాబట్టి ఈ హక్కును కలిగి ఉండాలని చూపించడానికి ఉదాహరణలను నిర్మించవచ్చు M అనేది నోడ్ల సమితి అయితే గ్రాఫ్ పరంగా అతి తక్కువ ఉన్న దాన్ని ఎంచుకోండి అత్యల్ప నోడ్ను ఎంచుకుని దాని కంటే తక్కువ ఖర్చును లెక్కించండి ఉత్తమ వ్యయం పరిష్కరించబడిన నోడ్లకు లేబుల్కు దారితీస్తే అప్పుడు ఈ నోడ్లను పరిష్కరించినట్లుగా లేబుల్ చేయండి మరియు గాని అది పరిష్కరించబడినట్లుగా లేబుల్ చేయకపోతే లేదా దాని వ్యయం మారితే దాని తల్లిదండ్రులను m కు చేర్చాలి ఇక్కడ ఈ మొత్తం లూప్ m ఖాళీకి సమానం కానంతవరకు ఈ పరిస్థితిలో పనిచేస్తుంది మీరు కొన్ని నోడ్లను ఎంచుకొని ఈ విధానాన్ని చేయండి ఈ ప్రక్రియ తప్పనిసరిగా లీవ నుండి రూట్ నోడ్ వైపు విలువలను బ్యాకప్ చేస్తుంది ఇది ముగిసిన తర్వాత అల్గోరిథం ఫార్వర్డ్ నోడ్కు తిరిగి వెళ్లి ఆపై మళ్లీ మార్క్పాత్ను అనుసరిస్తుంది మరియు మళ్ళీ ఇది కొన్ని నోడ్లను విస్తరిస్తుంది అప్పుడు అది వెనుక నుండి అన్ని విలువలను బ్యాకప్ చేస్తుంది ఈ రెండు విషయాలలో ఒకటి జరిగే వరకు ఈ ముందుకు మరియు వెనుకబడిన దశలు జరుగుతూనే ఉంటాయి పరిష్కరించబడిన విలువ మూలానికి అనుసంధానించబడి ఉంటుంది లేదా విలువ వ్యర్థం మూలానికి చుట్టుముడుతుంది కాబట్టి ఈ సందర్భంలో అది మీకు పరిష్కారాన్ని ఇస్తుంది పరిష్కారం ఉప గ్రాఫ్ లేదా ఉప చెట్టు అవుతుంది లేదా ఈ ఖర్చు కోసం పరిష్కారం కనుగొనబడదని అది చెబుతుంది కాబట్టి ఇంకొక పాయింట్ మాత్రమే మిగిలి ఉంది ఈ అల్గోరిథంను AO స్టార్ అని పిలవడానికి ఇది స్టార్ యొక్క ప్రత్యయానికి అర్హమైనది కావడానికి మనకు హ్యూరిస్టిక్ ఫంక్షన్పై షరతు అవసరం పరిస్థితి ఏమిటో మీరు అంచనా వేయ గలరా దాని అర్థం ఏమిటి ఇది ఆప్టిమల్ కాస్ట్ సొల్యూషన్ మరియు అల్గోరిథం ఆప్టిమల్ కాస్ట్ సొల్యూషన్ను కనుగొనటానికి రూపొందించబడింది మరియు ఇక్కడ చెప్పేది ఏమిటంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఆప్టిమల్ ఖర్చును అంచనా వేసినంత కాలం అది జరగబోతోంది మీకు సరైన పరిష్కారం ఇస్తుంది కాబట్టి ఒక ఎక్ససైజ్ కొన్ని లీఫ్ నోడ్లు పరిష్కరించబడిన నోడ్లు మరియు మొదలైన వాటితో ఇలాంటి చిన్న సమస్యను నిర్మించమని నేను మిమ్మల్ని అడుగుతాను మీరు ప్రాథమికంగా అంచనా వ్యయం కింద లేదా అంతకంటే ఎక్కువ అంచనా వేయడానికి అంచు వ్యయాన్ని లైకించవచ్చు మరియు మొదట అధిక అంచనా వేసే ఫంక్షన్తో పని చేయవచ్చు మరియు ఇది మీకు కొంత పరిష్కారాన్ని ఇస్తుందని మీరు చూస్తారు ఇది సరైన పరిష్కారం కాకపోవచ్చు అప్పుడు తక్కువ అంచనా వేసే ఫంక్షన్తో ప్రయత్నించండి మరియు మీరు పైకి వెళ్లి గత పరీక్షా పత్రాలు చూడగలిగితే మీరు అలాంటి ఒక దాన్ని చూస్తారు అక్కడ అలాంటి సమస్యలలో ఒకటి ఇక్కడ AND OR గ్రాఫ్ ఇవ్వబడింది మరియు దాని పరిష్కారం కనుగొనమని మిమ్మల్ని అడిగారు కాబట్టి ఇంట్లో దీన్ని ప్రయత్నించండి తదుపరి తరగతిలో మన০ ఇక్కడ నుండి మళ్లింపు తీసుకుంటాము మన০ ప్రధానంగా ఆటలకు వెళ్తాము ఎందుకంటే నేను అక్టోబర్ ఆరంభంలో ఆటల కేటాయింపు ఇవ్వాలనుకుంటున్నాను తద్వారా మీరు దాన్ని పూర్తి చేయవచ్చు అక్టోబర్ చివరి నాటికి ముఖ్యంగా అప్పుడు మన০ ఈ నిపుణుల వ్యవస్థలు సాధన ఆధారిత వ్యవస్థల యొక్క ఆలోచన కు తిరిగి వస్తాము R1 ను నిపుణుల వ్యవస్థ లేదా కాబోయే అని పిలుస్తారు అవి ఎలా అమలు చేయబడతాయి మరియు నియమం ఆధారిత వ్యవస్థ అంటే ఏమిటి మరియు ఇది ఎలా పని చేస్తుంది కాబట్టి మన০ ఆ తర్వాత తిరిగి వస్తాము మన০ ఆటలతో ముగించాము కాబట్టి మన০ ఇక్కడ ఆగిపోతాము